ఇప్పటివరకు మనం కవర్ చేసినవి ప్రాథమికంగా పరిశ్రమ 4 0 మరియు IIoT లోని విభిన్న ప్రాథమిక అంశాలు ఈ ఉపన్యాసంలో IIoT యొక్క వ్యాపార అంశాల వెనుక కొన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి ఈ కోర్సు సాంకేతికంగా ఆధారితమైనప్పటికీ చూస్తే అవగాహన స్పష్టంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మనం వెళితే IIoT యొక్క వ్యాపార అంశాలు ఏమిటో మనకు కొంచెం జ్ఞానం ఉంటే మరియు ముఖ్యంగా IIoT ఉండాల్సిన అవసరం ఉన్నందున పారిశ్రామిక సెట్టింగులలో ఉపయోగించబడుతుంది ఆ తరువాత మనము ఇతర ఉపన్యాసాలలో వెళ్తాము మనము IIoT మరియు ఇండస్ట్రీ 4 0 రెండింటి యొక్క సాంకేతికతల యొక్క లోతైన అంశాలను మరింతగా తెలుసుకోబోతున్నాము ఇప్పుడు IIoT యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం కాబట్టి వ్యాపార కోణం నుండి విభిన్న వ్యాపార నమూనాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి మరియు మొదట ప్రశ్న ఏమిటంటే వ్యాపార నమూనా అంటే ఏమిటి కాబట్టి ఒక వ్యాపార నమూనా ప్రాథమికంగా సంస్థ ఎలా సృష్టించబడిందనే దాని వెనుక ఉన్న హేతుబద్ధత ఇది వినియోగదారులకు విలువను ఎలా ఇవ్వబోతోంది విలువను సంగ్రహించడం విలువను పంపిణీ చేయడం వంటి విభిన్న అంశాలను సంగ్రహిస్తుంది కాబట్టి ఇవి వ్యాపార నమూనాలో బంధించబడిన విభిన్న అంశాలు మరియు ఇది ప్రాథమికంగా ఈ వ్యాపార నమూనా ఒక వ్యాపారం యొక్క సంస్థాగత మరియు ఆర్థిక నిర్మాణానికి స్వరూపం కాబట్టి ఈ నమూనాలు ప్రాథమికంగా వ్యాపారం ఎలా పనిచేయాలనుకుంటుంది దాని విభిన్న కార్యకలాపాలు అవి ఎలా నిర్వహించబడుతున్నాయో వివరిస్తాయి మరియు అది వ్యాపారానికి ఎలా వెళుతుంది అనేది వివిధ ఆర్ధికవ్యవస్థలు ఆర్థిక అంశాలు విభిన్న లాభాలను ఎలా సంపాదించబోతోంది మరియు నిర్దిష్ట మార్కెట్ స్థలానికి సంబంధించి ఎలా ఉంచబడుతోంది అనే వాటికి సంబంధించి ఉంచబడుతుంది ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం వ్యాపార నమూనా యొక్క విభిన్న అంశాలు ఏమిటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి IoT అలాగే IIoT లో ఉపయోగం కోసం వ్యాపార నమూనా యొక్క విభిన్న అంశాలను కూడా చూసే ముందు వ్యాపార నమూనా యొక్క విభిన్న అంశాలను చూడటానికి ప్రయత్నిద్దాం ఇది వ్యాపార నమూనా అని అనుకుందాం మనము వ్యాపార నమూనా గురించి మాట్లాడుతున్నామని పరిశీలిద్దాం కాబట్టి దాని యొక్క విభిన్న బిల్డింగ్ బ్లాక్స్ ఏమిటి కాబట్టి మనం అర్థం చేసుకోవలసిన మొదటిది మార్కెట్ విభాగం అంటే ఏమిటి మార్కెట్ విభాగాన్ని వ్యాపారం తీర్చాలి అప్పుడు విలువ గొలుసు యొక్క నిర్మాణం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి విభిన్న విలువ ప్రతిపాదనలు ఆదాయ ఉత్పత్తి మరియు ఆ ఆదాయ నమూనాలోని విభిన్న మార్జిన్లు ఏమిటి మరియు విలువ నెట్వర్క్లో స్థానం ఏమిటి ఇంకొక చాలా ముఖ్యమైన విషయం పోటీ వ్యూహం కాబట్టి ఇవి విస్తృతంగా భిన్నంగా ఉంటాయి ఇవి బిల్డింగ్ బ్లాక్స్ యొక్క విభిన్న అంశాలు ఏదైనా వ్యాపార నమూనా గురించి చెప్పండి కాబట్టి IoT సందర్భంలో ఈ వ్యాపార నమూనాలను ఎలా అర్థం చేసుకోవాలో చర్చించబోయే తదుపరి విషయాలలో ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి ఆ తరువాతి ఉపన్యాసంలో IIoT సందర్భంలో విభిన్న అంశాల గురించి మరియు మరింత ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాము కాబట్టి దీన్ని అర్థం చేసుకున్న తరువాత మనం కొద్దిసేపటి క్రితం చూసిన మా విభిన్న బిల్డింగ్ బ్లాక్లకు తిరిగి వెళ్దాం కాబట్టి మొదట విలువ ప్రతిపాదనను తీసుకుందాం కాబట్టి మనము వినియోగదారులకు విలువలను అందించడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి వ్యాపారం పరిగణించదలిచిన కస్టమర్ విభాగాలకు విలువలను సృష్టించే విభిన్న ఉత్పత్తులు లేదా సేవలు ఏమిటి ఈ విలువలు ధర ఉత్పత్తి సేవా పనితీరు మొదలైనవి వంటి పరిమాణాత్మక పరిమాణాలు కావచ్చు లేదా ఇవి అనుకూలీకరణ కస్టమర్ అనుభవం బ్రాండింగ్ మొదలైనవిగా పరిగణించాల్సిన డిజైన్ వంటి ప్రకృతిలో గుణాత్మకమైనవి కావచ్చు కాబట్టి ఇవి ప్రాథమికంగా విలువ ప్రతిపాదన అంశాలు తదుపరిది మార్కెట్ విభాగం మార్కెట్ల విభాగం ప్రాథమికంగా మార్కెట్ యొక్క విభిన్న విభాగాలు ఏమిటో పరిగణించాలి కాబట్టి కస్టమర్ల యొక్క విభిన్న సమూహాలు వ్యాపార సంస్థ సేవలను అందించే తుది వినియోగదారు సంస్థలు మరియు వివిధ రకాల కస్టమర్ విభాగాలు ఉండవచ్చు ఉదాహరణకు ఒక కస్టమర్ విభాగం మాస్ మార్కెట్ లాగా ఉంటుంది సామూహిక మార్కెట్ అంటే ఉదాహరణకు మొత్తం మార్కెట్ కాబట్టి పరిగణించబోయే మొత్తం మార్కెట్ ఉదాహరణకు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మార్కెట్ సామూహిక మార్కెట్కు ఉదాహరణ సముచిత మార్కెట్ వంటిది అది సేవ చేయబోతోంది దాని యొక్క విభిన్న కస్టమర్ విభాగాలు ఉదాహరణకు వాచ్ పరిశ్రమ వైద్య పరిశ్రమ మరియు పారిశ్రామిక ఆటోమేషన్ రంగాలు ఇవన్నీ వేర్వేరు విభాగాల కస్టమర్ విభాగాల వంటివి ఆ తరువాత మనకు వైవిధ్యమైనది ఉంది కాబట్టి డైవర్సిఫైడ్ కస్టమర్ సెగ్మెంట్ విక్రయించడానికి తన వ్యాపారాన్ని వైవిధ్యపరిచింది మరియు ఇది వైవిధ్యభరితమైన కస్టమర్ విభాగం మరియు మనము బహుళ వైపుల విభాగాలను కూడా కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మనము క్రెడిట్ కార్డ్ కంపెనీ గురించి మాట్లాడుతుంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లతో ఒక వైపు వ్యవహరించాలి మరియు ఆ క్రెడిట్ కార్డులను అంగీకరించబోయే వ్యాపారులు కాబట్టి మరొక వైపు ఉన్నవారు కాబట్టి ఇవి బహుళ వైపుల మార్కెట్ల వంటివి కాబట్టి తదుపరిది ప్రాథమికంగా విలువ గొలుసు మరియు మొదలైనవి కావచ్చు మరియు ఈ కీలక వనరులను స్వంతం చేసుకోవచ్చు లేదా వాటిని కంపెనీ లీజుకు తీసుకోవచ్చు లేదా అవి వేర్వేరు భాగస్వామి యొక్క వ్యాపార భాగస్వాముల నుండి కూడా పొందవచ్చు కాబట్టి ఇవి వివిధ రకాల వనరులు విలువ గొలుసు నిర్మాణంలో యొక్క ముఖ్యమైనవి నాల్గవ బిల్డింగ్ బ్లాక్ ప్రాథమికంగా ఆదాయ ఉత్పత్తి మరియు మార్జిన్లు ఇది ప్రాథమికంగా వ్యాపారంలో ప్రతి కస్టమర్ విభాగం నుండి వచ్చే ఆదాయం గురించి మాట్లాడుతుంది మరియు ఈ వేర్వేరు ఆదాయాలను రెండు వేర్వేరు వనరుల నుండి ప్రసారం చేయవచ్చు కాబట్టి ఒకటి లావాదేవీ ఆదాయాలు కావచ్చు మరియు ఇది పునరావృతమయ్యే ఆదాయాలు కావచ్చు కాబట్టి లావాదేవీల ఆదాయాలు అంటే వేర్వేరు లావాదేవీల నుండి వచ్చే ఆదాయాలు మరియు పునరావృతమయ్యే ఆదాయాలు అంటే రెవెన్యూ మోడల్ ఉన్నట్లుగా పునరావృత పద్ధతిలో ఆదాయాలు కస్టమర్ బేస్ నుండి ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి ఈ ఆదాయాలు వివిధ మార్గాల్లో లభిస్తాయి ఈ ఆదాయాలు చందా రుసుము నుండి ఆస్తుల అమ్మకాల నుండి వాడుక ఫీజుల నుండి లేదా అద్దె నుండి పొందిన ఫీజుల నుండి లేదా ఈ విభిన్న వనరులు లేదా సేవల నుండి లీజుకు ఇవ్వడం లైసెన్సింగ్ ఫీజులు బ్రోకరేజ్ ప్రకటనలు మొదలైనవి కాబట్టి ఏదైనా రెవెన్యూ మోడల్లో రెండు రకాల ధరలను పరిగణించవచ్చు ఒకటి స్థిర ధర మరొకటి డైనమిక్ ధర కాబట్టి వీటిలో ప్రతి దాని గురించి మనం చాలా వివరంగా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు IoT ని ఏర్పాటు చేయడంలో ఈ సమాచారం ఎలా సహాయపడుతుందో వంటి మరింత ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవడానికి మీకు చాలా సమాచారం సరిపోతుందని నేను భావిస్తున్నాను IIoT రకమైన మౌలిక సదుపాయాలు మరియు ఆ రకమైన వాతావరణంలో ఆదాయాన్ని సంపాదించడం తదుపరి బిల్డింగ్ బ్లాక్ విలువ నెట్వర్క్లోని విలువ నెట్వర్క్ స్థానంలో ఉన్న స్థానం కాబట్టి ఈ స్థానం ప్రాథమికంగా సరఫరాదారులు మరియు భాగస్వాముల యొక్క విభిన్న నెట్వర్క్లపై కూడా ఆధారపడి ఉంటుంది వ్యాపార నమూనాలను ఆప్టిమైజ్ చేయడానికి నష్టాలను తగ్గించడానికి మరియు వనరులను సంపాదించడానికి ఈ భాగస్వామ్యాలు మరియు ఈ పొత్తులు సృష్టించబడతాయి తదుపరి బిల్డింగ్ బ్లాక్ పోటీ వ్యూహం మార్కెట్ విభాగం సముచిత మార్కెట్ విభాగంపై దృష్టి పెట్టడం ఒక పెద్ద మార్కెట్ అయితే సామూహిక మార్కెట్ను పరిగణించడం కంటే కాబట్టి ఏదైనా వ్యాపారం యొక్క ఈ వివిధ రకాల బిల్డింగ్ బ్లాక్లను అర్థం చేసుకోవడం ఇప్పుడు మనము ఇక్కడకు మారి ఈ వ్యాపార నమూనాలు మనకు ఎందుకు అవసరమో మరియు సాధారణంగా IoT కి అవి ఎలా ముఖ్యమైనవో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనము IoT గురించి మాట్లాడుతుంటే IoT యొక్క ఆగమనం లక్షణాలకు దారితీసింది ఇది IoT యొక్క ఆగమనం పెరిగింది వివిధ వ్యాపారాలకు అవకాశాలు ఉన్నాయి IoT అవస్థాపన ప్రక్రియల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆస్తి వినియోగాన్ని మెరుగుపరచడంలో లేదా పెంచడంలో మరియు ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుంది వ్యాపార దృక్పథం నుండి IoT యొక్క అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ IoT ను స్వీకరించడంలో విభిన్న వ్యాపార సవాళ్లు ఉన్నాయి మొదటిది ప్రాథమికంగా వస్తువుల వైవిధ్యం మరియు ఇది చాలా కీలకం ఎందుకంటే IoT ప్రపంచంలో మనం మాట్లాడుతున్నది వివిధ కోణాల వైవిధ్యం ప్రాథమికంగా విభిన్న భౌతిక వస్తువుల వైవిధ్యం అనుసంధానించబడిన విషయాలు కాబట్టి మనము IoT ప్రపంచంలో మాట్లాడుతున్నాము మనము వివిధ భౌతిక వస్తువుల ఇంటర్నెట్ పని గురించి మాట్లాడుతున్నాము ఈ విభిన్న భౌతిక వస్తువులు వేర్వేరు సెన్సార్లను కలిగి ఉంటాయి మరియు ఈ సెన్సార్లు డేటాను పొందుతాయి మరియు ఈ డేటా మరింత ప్రాసెసింగ్ కోసం కొన్ని రిమోట్ సర్వర్కు పంపబడుతుంది ప్రాథమికంగా ఈ విభిన్న వస్తువులు సాధారణంగా IoT ప్రపంచంలో అవి వేర్వేరు రకాలు మరియు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి తద్వారా ప్రాథమికంగా సాంకేతికంగా మాత్రమే కానీ వ్యాపార దృక్పథంలో విభిన్న వస్తువులను ఒకదానితో ఒకటి అనుసంధానించే వైవిధ్యం యొక్క ఈ అంశం ఇది వ్యాపారాలకు భారీ సవాలుగా ఉంటుంది రెండవ విషయం అపరిపక్వత IoT IIoT కూడా కొత్తది మరియు IoT వ్యాపారానికి ఎదురైన ఆవిష్కరణలు కాబట్టి ఆ ప్రత్యేక కోణం నుండి ఆవిష్కరణలు కొత్తవి కాబట్టి ఆవిష్కరణల పరంగా చాలా అపరిపక్వత ఉంది అది వ్యాపారాలలో వ్యాపారంలో వ్యవహరించాలి కాబట్టి పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం మనము ఒక నిర్దిష్ట వ్యాపార నేపధ్యంలో IoT ను స్వీకరించడం గురించి మాట్లాడుతున్నప్పుడు మూడవది ఏమిటంటే వ్యాపార పర్యావరణ వ్యవస్థలు అవి IoT ప్రపంచంలో నిర్మాణాత్మకంగా లేవు అవి సాధారణంగా నిర్మాణాత్మకమైన వ్యాపార పర్యావరణ వ్యవస్థలు ఇవి సాధారణంగా ఈ IoT పరిసరాలలో నిర్మాణాత్మక వ్యాపార పర్యావరణ వ్యవస్థలలో ఎదురవుతాయి మరియు ఈ అన్ స్ట్రక్చరెస్నెస్ ఈ వైవిధ్యం కారణంగా నేను మొదట్లో మాట్లాడాను వైవిధ్యం ఉంది ఇమ్ మెచ్యూరిటీ ఉంది మరియు దాని ఫలితంగా ఈ వ్యాపార పర్యావరణ వ్యవస్థలు సాధారణంగా నిర్మాణాత్మకంగా లేవు మరియు మనము నిజమైన IoT ప్రపంచంలో ఒక వ్యాపారం గురించి మాట్లాడటం లేదు మనము వేర్వేరు వ్యాపార విభాగాలను కనెక్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ విభిన్న వ్యాపార విభాగాలు అన్నీ కావు అవన్నీ ఈ క్రింది ఒక నిర్దిష్ట వ్యాపార నమూనాలో పనిచేయవు మరియు ఈ కారణంగా ఈ అన్ స్ట్రక్చర్డ్ ప్రవర్తన అన్ స్ట్రక్చర్డ్ యొక్క ఈ ఆస్తి ఈ వ్యాపార పర్యావరణ వ్యవస్థలలో ఇది పుడుతుంది కాబట్టి ఈ IoT వ్యాపార నమూనాలు వేర్వేరు అవసరాలను తీర్చాలి ఇది కంపెనీ స్థాయిలో మించి పర్యావరణ వ్యవస్థ స్థాయికి విస్తరిస్తుంది మునుపటి స్లైడ్లో నేను మాట్లాడుతున్నది ఇదే కాబట్టి మనము ఒకే కంపెనీల గురించి మాట్లాడటం లేదు ఐయోటి ఒకే కంపెనీకి సేవ చేయడం గురించి మాట్లాడటం లేదు కాబట్టి మనము ఒక వ్యాపార పర్యావరణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ అనేక కంపెనీలు భిన్నమైన విభిన్నమైన పాత్రలను పోషించబోతున్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అవసరం కంపెనీలు IoT కోసం మనము ఒక వ్యాపార నమూనాతో రావాల్సి ఉంటే పరిశ్రమ దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి IoT పరిసరాల కోసం వ్యాపార నమూనాలకు సంబంధించి రెండవ పరిశీలన ఏమిటంటే రూపకల్పనకు మద్దతు ఉండాలి అలాగే సంక్లిష్ట విలువల యొక్క విజువలైజేషన్ అనేది వాటాదారుల నెట్వర్క్లోని విలువ ప్రవాహాలు కాబట్టి విభిన్న వాటాదారులు ఉన్నారు మరియు ఈ విభిన్న వాటాదారులకు వ్యాపార కోణం నుండి వేర్వేరు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ వాటాదారుల నెట్వర్క్ నుండి సృష్టించబడే ఈ సంక్లిష్ట విలువ ప్రవాహం యొక్క రూపకల్పనతో పాటు విజువలైజేషన్కు మద్దతు ఉండాలి తరువాతిది ప్రాథమికంగా అన్ని వాటాదారుల కోసం విలువ ప్రతిపాదన యొక్క స్పష్టమైన పరిశీలన ఇందులో వినియోగదారులు తుది వినియోగదారులు కస్టమర్లు విభిన్న భాగస్వాములతో వారు వేర్వేరు MOU లు కలిగి ఉన్న వ్యాపారం లేదా వేరే వాటి మధ్య విభిన్న అవగాహన కలిగి ఉంటారు వ్యాపారాలు మరియు చివరిది ప్రాథమికంగా డేటాను సృష్టించిన వాస్తవ అవకాశంలో మరియు అంతకు మించిన ఆస్తిగా పరిగణించడం కాబట్టి మనము వ్యాపార ప్రపంచంలో IoT గురించి మాట్లాడేటప్పుడు మనము చాలా డేటా గురించి ఉత్పత్తి చేయబడిన డేటా గురించి మాట్లాడుతున్నాము మరియు ఇది IoT లో చాలా ముఖ్యమైన విషయం మరియు ఈ డేటా ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇది సంస్థలో ఉన్న స్థిర మౌలిక సదుపాయాల ఆస్తులకు మించిన ఆస్తిగా పనిచేస్తుంది కాబట్టి ఈ డేటా IoT డేటా సంస్థలో చాలా ముఖ్యమైన ఆస్తి మరియు ఇది సంస్థలోనే కాదు ఇది ఒక ఆస్తి కానీ సంస్థలో సృష్టించబడిన వాస్తవ అవకాశానికి మించినది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ డేటా ఇతర సంస్థలు ఇతర భాగస్వామి సంస్థలు లేదా సంస్థ యొక్క భౌగోళిక భూభాగంలోని ఇతర సంస్థలకు కూడా ఆస్తిగా ఉపయోగపడుతుంది ఇక్కడ అది పనిచేస్తున్నది అంటే దేశం లోపల లేదా ప్రాంతం లోపల మరియు వెలుపల ప్రాంతం కాబట్టి దీనికి ఎటువంటి పరిమితులు లేవు ఈ డేటా కంపెనీకి మార్చలేని ఆస్తి ఇది డేటాను సేకరించిన ఈ డేటాను సృష్టించింది మరియు ఇతర సంస్థలకు కూడా కాబట్టి IoT కోసం వేర్వేరు వ్యాపార నమూనాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవలసిన మొదటిది సబ్స్క్రిప్షన్ మోడల్ కాబట్టి సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే ఏమిటో మనం దాని ద్వారా వెళ్తాము తదుపరిది ఫలిత ఆధారిత నమూనా ఆస్తి భాగస్వామ్య నమూనా మరియు IoT as a service ప్లస్ నేను IoT లో ఉపయోగం కోసం సాహిత్యంలో ఉన్న కొన్ని ఇతర రకాల మోడళ్ల ద్వారా కూడా వెళ్ళబోతున్నాను మొదటిది IoT కోసం చందా మోడల్ కాబట్టి ముఖ్యంగా ఏమి జరుగుతుందో IoT పరికరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన డేటా ఈ డేటా వినియోగించదగినది వాటిని కొలవవచ్చు అవి కొలవగలవు మరియు అవి పునరావృతమవుతాయి కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ డేటా ఉత్పత్తి అవుతుంది ఇది విభిన్న కోణాలను కలిగి ఉంటుంది మరియు ఇది సంస్థకు పునరావృత ఆదాయాన్ని కూడా పొందగలదు కాబట్టి ఈ రకమైన సభ్యత్వ నమూనాను ఉపయోగించి మీరు వినియోగదారులకు ఒక సమయం ఛార్జ్ గురించి మాట్లాడటం లేదు కానీ ఈ కస్టమర్లకు కొన్ని రకాల సేవలను అందించవచ్చు మరియు వారు అందించే చందా ఆధారంగా వసూలు చేయవచ్చు కాబట్టి ప్రాథమికంగా IoT సేవలు కస్టమర్లు సభ్యత్వాన్ని పొందబోతున్నారు మరియు కస్టమర్ సభ్యత్వం పొందిన మరియు వినియోగ యూనిట్ల ఆధారంగా వారు వసూలు చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఏమి జరగబోతోంది అంటే మనం ఒక సమయం ఛార్జ్ గురించి మాట్లాడటం లేదు మరియు మనము ఇతర రకాల వ్యాపారాల కోసం ఇప్పటికే ఉన్న ఈ వన్ టైమ్ ఛార్జింగ్ మెకానిజానికి మించి వెళ్తున్నాము మరియు ఆవర్తన వినియోగం ఆధారంగా కాగితం వినియోగ రకమైన ప్రాతిపదికన వినియోగదారునికి ఫీజులు వసూలు చేయబడతాయి కాబట్టి సబ్స్క్రిప్షన్ మోడల్ యొక్క విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి ఇది మోడల్ ఊహించదగిన మోడల్ ఇక్కడ మీరు ఎంత ఆదాయాన్ని పొందబోతున్నారో ఊహించవచ్చు చెల్లింపు నవీకరణలను అందించడం ద్వారా లేదా ఫ్రీమియం మోడల్ను అమలు చేయడం ద్వారా ఉత్పత్తిని డబ్బు ఆర్జించవచ్చు కాబట్టి ఫ్రీమియం అంటే కొన్ని స్థాయిల సేవ వంటి ప్రాథమిక సేవలు వాటిని వినియోగదారులకు ఉచితంగా చేయవచ్చు మరియు ప్రీమియం సేవలను వసూలు చేయవచ్చు మరియు ఇతర ప్రయోజనాలు వ్యాపారాలు కస్టమర్లతో చురుకైన సంబంధాలను పెంచుకోగలవు పదేపదే చందా అనంతర పరస్పర చర్య కారణంగా ఈ రకమైన చందా మోడల్ను ఉపయోగించడం కోసం వ్యాపారాలు తమ వినియోగదారుల గురించి మరింత తెలుసుకోగలవు మరియు వారు కూడా అందించగలరు కస్టమర్ల నుండి వెనుకకు అభిప్రాయాన్ని తిరిగి ఇవ్వగలరు కస్టమర్లు వ్యాపారాలకు అభిప్రాయాన్ని అందించగలరు తద్వారా వ్యాపారం ద్వారా మెరుగైన సేవలను అందించవచ్చు కాబట్టి విభిన్న సవాళ్లు కూడా ఉన్నాయి కాబట్టి మనము అర్థం చేసుకున్న ప్రయోజనాలు చందా మోడల్ ఉపయోగించడం వెనుక విభిన్న సవాళ్లు ఉన్నాయి కాబట్టి కస్టమర్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్ ఇన్వాయిస్ వంటి అన్ని విషయాలు అవసరం మరియు వివిధ రకాలైన వాడకం ఆధారంగా వివిధ రకాలు స్వయంచాలకంగా మీరు కస్టమర్లను ఇన్వాయిస్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్ ఇన్వాయిస్ చందా ప్రణాళిక నిర్వహణ నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం సాధారణ నవీకరణల అవసరం ఇవి వేర్వేరు అవసరాలు ఇవి వ్యాపారాలకు భిన్నమైన సవాళ్లుగా కూడా ఉన్నాయి కాబట్టి ఈ సవాళ్లను వ్యాపారాలు పరిగణించాలి ఇవి ఈ రకమైన మోడల్ సబ్స్క్రిప్షన్ మోడల్ను ఉపయోగించడం ద్వారా సాగుతాయి తదుపరిది ఫలిత ఆధారిత మోడల్ ఇక్కడ వారు వ్యాపారాలు వినియోగదారులకు చెల్లింపు ఫలితాలు లేదా ఉత్పత్తి లేదా సేవ అందించే ప్రయోజనాలు కాబట్టి ప్రాథమికంగా ఇది మోడల్ పేపర్ ఫలితం యొక్క పే పర్ ఫలితం రకం కాబట్టి ఫలితం ఆధారంగా కస్టమర్ ఫలితాల ఆధారంగా చెల్లిస్తారు కాబట్టి కస్టమర్ ప్రాథమికంగా యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యత నుండి విముక్తి పొందుతాడు మరియు పరిష్కారాలను డబ్బు ఆర్జించడానికి ఇది వ్యాపారాలు మరియు వారి కస్టమర్లను కలిపిస్తుంది కాబట్టి ఇవి ఫలిత ఆధారిత మోడల్ యొక్క విభిన్న లక్షణాలు కాబట్టి సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్ వలె ఫలిత ఆధారిత నమూనా యొక్క sప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ ఫలిత ఆధారిత మోడల్ ఇది పెరిగిన లాభం తగ్గిన సంధి చక్రం కస్టమర్తో చర్చల చక్రం కాబట్టి కస్టమర్లు మరియు వ్యాపారం మధ్య ఈ చర్చలు జరుగుతాయి ఫలిత ఆధారిత నమూనా ప్రాథమికంగా దాన్ని తగ్గిస్తుంది మూడవది అధిక కస్టమర్ సంతృప్తి పెరిగిన కస్టమర్ సంతృప్తి నన్ను ఆ విధంగా పిలవనివ్వండి వ్యాపారంలో మొత్తం నష్టాలను తగ్గిస్తుంది విక్రేత మరియు వినియోగదారు యొక్క విలువ ప్రతిపాదన యొక్క మంచి అమరిక కాబట్టి ఇవి ఫలిత ఆధారిత నమూనా యొక్క విభిన్న ప్రయోజనాలు సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్ మాదిరిగానే విభిన్న సవాళ్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా వ్యాపారం అవలంబిస్తే ఫలిత ఆధారిత నమూనా భిన్నమైన సవాళ్లు ఉన్నాయి ధర యొక్క ప్రామాణీకరణకు సంబంధించి సవాళ్లు కొత్త మౌలిక సదుపాయాల అవసరానికి సంబంధించి సవాళ్లు విధానాలు ప్రక్రియలు సురక్షితమైన మరియు నమ్మదగిన ఫలితాల పంపిణీ నిరూపితమైన వ్యాపార నమూనాలు లేకపోవడం మొదలైనవి ఇవి ఫలిత ఆధారిత నమూనాను ఉపయోగించడం వెనుక విభిన్న సవాళ్లు తరువాతిది ఆస్తి భాగస్వామ్య నమూనా ఇక్కడ వ్యాపారాలు వాస్తవంగా ఏకీకృతం అవుతాయి మరియు వారి IoT ప్రారంభించబడిన ఆస్తులను బహుళ కస్టమర్లలో లేదా ఇతర వ్యాపార సంస్థలతో ఆదాయ మార్పిడిలో పంచుకోండి కాబట్టి ఇది ఉదాహరణకు ట్రాక్టర్ల వాడకాన్ని మనం చూసినట్లు కాబట్టి ఎవరో ట్రాక్టర్ను కలిగి ఉన్నారు మరియు ఆ ట్రాక్టర్ను ఇతర వినియోగదారులకు కొంత రకమైన ఆదాయానికి బదులుగా ఇవ్వవచ్చు తద్వారా ఇది ప్రాథమికంగా ఒక రకమైన ఆస్తి భాగస్వామ్య నమూనా ఇది ఆస్తి భాగస్వామ్య నమూనాకు ఉదాహరణ కాబట్టి వారి కస్టమర్లకు ప్రాథమికంగా సమయం లేదా వాడుక యొక్క స్వభావం ఆధారంగా ఆదాయాలు వసూలు చేయబడతాయి ట్రాక్టర్ ఎంత వ్యవధి ఇవ్వబడింది లేదా పరిశ్రమ ద్వారా ఏదైనా ఇతర యంత్రాలు మరొక కస్టమర్కు అప్పు ఇవ్వబడ్డాయి కాబట్టి వాటి ఆదాయాన్ని వసూలు చేయవచ్చు వ్యవధి మరియు వాడుక స్వభావం ఆధారంగా కస్టమర్ ఉపయోగించే యంత్రాల యొక్క విభిన్న అంశాలు ఏమిటో మీకు తెలుసు కాబట్టి వినియోగదారుడు వాడుక యొక్క స్వభావం ఆధారంగా ఆదాయాలతో ఎలా వసూలు చేయవచ్చో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి లక్ష్యం ప్రాథమికంగా పనితీరును తగ్గించడం మరియు ఆస్తుల వినియోగాన్ని పెంచడం కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే కస్టమర్ అయితే ఎవరైనా ఒక వ్యాపారంలో ఒక నిర్దిష్ట యంత్రాలను కలిగి ఉంటే వ్యాపారం వారి స్వంత ప్రయోజనం కోసం ఉపయోగిస్తుంటే యంత్రం కొంత సమయం వరకు ఉపయోగించబడే అవకాశం ఉంది మరియు సమయం యొక్క ఇతర వ్యవధుల కోసం ఇది ఉపయోగించబడదు ఆస్తి భాగస్వామ్య నమూనాను ఉపయోగించటానికి బదులుగా ఇతర వ్యక్తులు అదే యంత్రాలను ఉపయోగించవచ్చు మరియు వాడుక సమయం మరియు యంత్రాల వాడకం యొక్క స్వభావం ఆధారంగా ఛార్జ్ చేయబడవచ్చు కాబట్టి ఉదాహరణకు IoT లోని స్మార్ట్ ఎనర్జీ ఇది ఆస్తులు పంచుకునే మోడల్కు ఉదాహరణ కాబట్టి ఎవరో శక్తి ఉత్పాదక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నారు మరియు ఉత్పత్తి చేయబడిన శక్తిని వేర్వేరు వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక ఉదాహరణ స్మార్ట్ ఎనర్జీ ఆస్తి భాగస్వామ్య నమూనాకు ఒక ఉదాహరణ కాబట్టి మనము ఇప్పటివరకు చర్చించిన మునుపటి మోడళ్ల మాదిరిగా ఆస్తి భాగస్వామ్య నమూనా యొక్క విభిన్న ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు లాభాల మార్జిన్ పెంచడం కస్టమర్ల ధరను తగ్గించడం వ్యాపారం యొక్క స్కేలబిలిటీ నుండి సడలించడం వనరుల వృధా తగ్గించడం కాబట్టి ఇవి ఆస్తి భాగస్వామ్య నమూనా ఉపయోగం యొక్క విభిన్న ప్రయోజనాలు విభిన్న సవాళ్లు కూడా ఉన్నాయి ఉత్పత్తులు మరియు సేవల భద్రతను అందించే భద్రతకు సంబంధించి సవాళ్లు కాబట్టి ఒకసారి మీరు ఈ విభిన్న ఆస్తులను ఇతర వినియోగదారులకు అప్పుగా ఇస్తారు కాబట్టి ఉత్పత్తుల యొక్క భౌతిక భద్రత అందించే సేవల యొక్క భౌతిక భద్రత వీటిని విడిగా పరిగణించాలి వీటి యొక్క అంశాల భద్రత అవి చాలా ముఖ్యమైనవి ఇతర సవాళ్లు ఉదాహరణకు వివిధ వ్యాపార సంస్థల మధ్య పరస్పర ఏర్పాట్లు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది ఆస్తి ఆకృతీకరణ చాలా ముఖ్యం మరియు పరికర సమకాలీకరణ మరియు ఈ విభిన్న పరికరాల మధ్య సినర్జీలు ఇవి ఆస్తిలో చాలా ముఖ్యమైనవి షేరింగ్ మోడల్ తదుపరిది ఐయోటి అను సేవ మోడల్లో ఒక ఉత్పత్తి కావచ్చు ఉత్పత్తి చేయబడిన డేటా యొక్క వాల్యూమ్ ఉపయోగించిన వివిధ వనరుల వాల్యూమ్ అందించే వనరుల నాణ్యత ఆధారంగా ఈ నమూనాలో ఆదాయాలు ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి ఈ విభిన్న యొక్క నిర్దిష్ట ఉదాహరణ మరియు IoT ప్రపంచంలో ఇది చాలా ముఖ్యం ఈ రకమైన వ్యాపార నమూనా చాలా ముఖ్యం

కాబట్టి ఐయోటి అను సేవ యొక్క విభిన్న ప్రయోజనాలు కాబట్టి మరొక వైపు విభిన్న సవాళ్లు కూడా ఉన్నాయి ఉత్పత్తి అనుకూలత డేటా ఖచ్చితత్వాన్ని నిర్వహించడం డేటా యొక్క భద్రత ఇవి ఐయోటి అను సేవ స్వీకరించడానికి సంబంధించి విభిన్న సవాళ్లు కాబట్టి నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లు ఈ విభిన్న వ్యాపార నమూనాలకు మించి ఉన్నాయి సాహిత్యంలో ప్రతిపాదించబడిన వేరే ఇతర వ్యాపార నమూనాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను కొన్ని గురించి మాట్లాడతాను కాబట్టి మరొక ఉత్పత్తిని విక్రయించడానికి ప్రాక్సీగా IoT ఉత్పత్తులు మరొక రకమైన వ్యాపార నమూనా కాబట్టి IoT ఉత్పత్తులను మరొక ఉత్పత్తిని విక్రయించడానికి ప్రాక్సీగా ఉపయోగించవచ్చు మరో మాటలో చెప్పాలంటే IoT ఉత్పత్తులు ధర వద్ద లేదా ఇతర ఉత్పత్తులను విక్రయించడానికి నష్టానికి అమ్ముతారు ఉదాహరణకు IoT పరికరాలు ఉత్పత్తుల స్థితిని ట్రాక్ చేయవచ్చు మరియు తదనుగుణంగా చర్యలను చేయగలవు మరియు వీటిని తయారీదారులు రీఫిల్స్ అవసరమయ్యే ఉత్పత్తులను అమ్మడానికి ఉపయోగించవచ్చు కాబట్టి ఇది IoT ఆధారిత ఉత్పత్తులకు ఆకర్షణీయంగా ఉండే ఒక రకమైన మోడల్ డేటాను మోనటైజ్ చేయడానికి వాహనంగా IoT ఉత్పత్తులు ఇది IoT ఆధారిత సేవలు IoT ఆధారిత ఉత్పత్తుల కోసం ఉపయోగించే మరొక రకం మోడల్ కాబట్టి ఇది ఒక రకమైన వ్యాపార నమూనా ఇది IoT ప్రపంచంలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి IoT ప్రారంభించబడిన ఉత్పత్తులు సేవలను అందించేటప్పుడు వినియోగదారుల నుండి డేటాను సేకరిస్తాయి మరియు ఈ డేటాను వ్యాపారాలు ఆదాయాన్ని సంపాదించడానికి మూడవ పార్టీ వ్యాపారాలకు విక్రయిస్తాయి మరియు అవసరం ప్రకారం డేటా ప్రాసెస్ చేయబడుతుంది మరియు సమగ్రపరచబడుతుంది మరియు వినియోగదారులకు వారి డేటా వినియోగం మరియు గోప్యతా విధానాల గురించి ముందే తెలుసుకోవాలి వారు దత్తత తీసుకుంటే వ్యాపారం అవలంబిస్తుంటే IoT ప్రపంచంలో ఈ రకమైన వ్యాపార నమూనా కాబట్టి దీనితో మనము IoT యొక్క వ్యాపార అంశాల యొక్క మొదటి భాగం ముగింపుకు వస్తాము కాబట్టి మనము మొదట్లో వివిధ వ్యాపార నమూనాల ద్వారా వెళ్ళాము అవి అందుబాటులో ఉన్నాయి మరియు వివిధ రకాలైన వ్యాపార నమూనా సాహిత్యంలో IoT మాత్రమే కాకుండా ఏ రకమైన వ్యాపార నమూనా అయినా అందుబాటులో ఉన్న వివిధ రకాలైన సాహిత్యం ఆ తరువాత మనము సమాజంలో ఆకర్షణీయంగా ఉండే IoT నిర్దిష్ట వ్యాపార నమూనాల ద్వారా వెళ్ళాము మరియు కొన్ని వ్యాపారాలు ఇప్పటికే IoT కోసం ఈ విభిన్న ప్రతిపాదిత వ్యాపార నమూనాలను అవలంబిస్తున్నాయి మరియు మనము IoT కోసం ఈ ప్రతి వ్యాపార నమూనాల లక్షణాలను మాత్రమే కాకుండా ఐయోటి కోసం ఈ విభిన్న వ్యాపార నమూనాలను స్వీకరించడంలో విభిన్న ప్రయోజనాలు మరియు సవాళ్లను కూడా ఎదుర్కొన్నాము కాబట్టి ఇవి మీ ముందు మీరు చూసే కొన్ని సూచనలు కాబట్టి మీరు వీటిలో దేనినైనా మరింత వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటే మీరు ఈ విభిన్న సూచనల ద్వారా వెళ్ళవచ్చు కానీ IoT IIoT అలాగే ఇండస్ట్రీ 4 0 ను అర్థం చేసుకోవాలనే సమగ్ర దృక్పథం నుండి దాని వెనుక ఉన్న భావనలు IIoT యొక్క వ్యాపార అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ అవగాహన మాత్రమే సరిపోతుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము కవర్ చేసినవి వ్యాపార నమూనాలు IoT యొక్క వ్యాపార అంశాలు మాత్రమే మరియు తదుపరి ఉపన్యాసంలో మనము వ్యాపార నమూనాలను మరియు IIoT పారిశ్రామిక IoT కోసం విభిన్న ఇతర సంబంధిత అంశాలను పరిశీలించబోతున్నాము కాబట్టి అక్కడ మనము కొంచెం వైవిధ్యభరితంగా ఉంటాము మరియు IIoT యొక్క నిర్దిష్ట సమస్యల గురించి మరియు దానికి సంబంధించిన వ్యాపార అంశాల గురించి మాట్లాడుతాము ధన్యవాదాలు